బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ క్యాలిక్యులేషన్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎస్ మజుందర్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి మాడ్యూల్ 04 బేసిక్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ కంప్రెసిబుల్ సిస్టమ్ లెక్చర్ 4 2 స్టేట్ ఈక్వేషన్ ఆఫ్ నాన్ ఐడియల్ గ్యాస్ అండ్ క్యాలిక్యులేషన్ బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ క్యాలిక్యులేషన్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లో మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మాడ్యూల్ 4లో మేము ఆదర్శ వాయువు యొక్క స్టేట్ క్వశ్చన్ మరియు దాని ఆధారంగా మేము కవర్ చేసిన కొన్ని లెక్కలు కొంత మెటీరియల్ బ్యాలెన్స్ గురించి కొంత చర్చిస్తున్నాము కాబట్టి ఈ మాడ్యూల్ 4 కింద కంప్రెసిబుల్ సిస్టమ్ యొక్క ప్రాథమిక సూత్రాలు ఈ ఉపన్యాసంలో మీకు తెలిసిన స్టేట్ ఈక్వేషన్ గురించి మరింత వివరించడానికి మేము ప్రయత్నిస్తాము అయితే ఈ సందర్భంలో ప్రత్యేకంగా నాన్ ఐడియల్ గ్యాస్ స్టేట్ ఈక్వేషన్ కోసం మరియు వాటి సమీకరణాల ఆధారంగా కూడా మేము తదుపరి గణనలపై కొన్ని సమస్యలను చేయడానికి ప్రయత్నిస్తాం రిఫర్ స్లయిడ్ టైం 0121 ఇప్పుడు స్థితి లేదా నాన్ ఐడియల్ గ్యాస్ యొక్క విభిన్న ప్రాథమిక సమీకరణాలు ఏమిటి మరియు ఆ నాన్ ఐడియల్ గ్యాస్ యొక్క లక్షణాలు ఎలా మారుతాయి మరియు సమస్యలను మనం ఎలా పరిష్కరించగలం అనే దాని గురించి వివరిస్తాము మేము ఈ ఉపన్యాసంలో ఇక్కడ వివరిస్తాము రిఫర్ స్లయిడ్ టైం 0128 ఇప్పుడు మీకు తెలిసినట్లుగా వాస్తవ వాయువును ఆదర్శం కాని వాయువుగా పరిగణిస్తారు మరియు అనేక వాయువులు మనకు తెలిసిన గది ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద వాస్తవానికి ఆదర్శంగా ప్రవర్తిస్తాయి అయితే అధిక పీడనం వద్ద ప్రయోగాత్మక డేటాతో విస్తృత వ్యత్యాసం ఉండే ఆదర్శ వాయువు చట్టాన్ని ఉపయోగించి మీరు పొందగలిగే గ్యాస్ లక్షణాలు కాబట్టి అంటే అధిక పీడనం మరియు ఉష్ణోగ్రత వద్ద మనం ఇక్కడ ఆదర్శ వాయువు యొక్క ఆ ధర్మాలను కలిగి లేమని చెప్పవచ్చు కాబట్టి ఈ వాయువు ఆ ఆదర్శ వాయువుకు భిన్నంగా నిర్దిష్ట పరిస్థితులలో ప్రవర్తిస్తుంది ఇక్కడ ఈ సందర్భంలో ప్రయోగాత్మక డేటా వలె ప్రవర్తన విస్తృత వ్యత్యాసంతో మారుతుందని అనుకుందాం ఎందుకంటే ఇక్కడ ఈ సందర్భంలో ఈ నిజమైన వాయువుల మాలిక్యుల్స్ లేదా ఆదర్శం కాని వాయువులు వాస్తవానికి ఆ స్థితిలో లేవని లేదా అవి ఒక దానితో మరొకటి ఇంటెర్యాక్ట్ అవుతాయని మీరు చెప్పవచ్చు మరియు అన్ని నిజమైన వాయువులు ఆ సందర్భంలో ఆదర్శంగా ఉండవు కాబట్టి వాస్తవానికి ఈ సందర్భంలోగ్యాస్ యొక్క మాలిక్యుల్స్ ఒకదానితో ఒకటి ఇంటెర్యాక్ట్ అవుతాయి మరియు అన్ని వాస్తవ వాయువులు ఆదర్శం కానివిగా పరిగణించబడతాయి అయినప్పటికీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యొక్క స్థితి తక్కువ పీడనం మరియు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉజ్జాయింపుగా చాలా బాగా వుండవచ్చు అధిక పీడనం మరియు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వాయువు ప్రవర్తనపై ఆ ఇంటర్మోలిక్యులర్ ఇంటరాక్షన్ల ప్రభావం అక్కడ పెరుగుతుంది దాని అర్థం ఏమిటి ఇక్కడ ఈ ఆదర్శ వాయువు ప్రవర్తనను సూచించడానికి మేము వాస్తవానికి ఒక ఆదర్శ వాయువు సమీకరణాన్ని ఉపయోగించాలని చూస్తాము కానీ అదే దిశలో వాస్తవ వాయువు యొక్క ప్రవర్తన యొక్క ఈ గణన కోసం యొక్క ఆదర్శ వాయువు సమీకరణ స్థితిని పరిగణనలోకి తీసుకుంటే మీరు చూస్తారు వాస్తవ వాయువుల కోసం మీరు అల్ప పీడనం మరియు అధిక పీడనం వద్ద కొంత ఉజ్జాయింపు విలువను పొందవచ్చు కానీ అధిక పీడనాల వద్ద మేము ఉపయోగించబడే అదే విలువను పొందలేము అధిక పీడనం వద్ద ఈ వాస్తవ వాయువులకు తేడాలు ఉన్నాయని మీకు తెలుసు మరియు తక్కువ పీడనాలు తక్కువ ఉష్ణోగ్రతలు వద్ద కూడా ఉన్నాయని మీరు చెప్పగలరు కాబట్టి ఆ సందర్భంలో గ్యాస్ ప్రవర్తన పై ఇంటర్ మాలిక్యులర్ ఇంటెరాక్షన్ ప్రబావం మారుతుంది ఎందుకంటే ఈ అధిక ఒత్తిడి మరియు తక్కువ ఉష్ణోగ్రత మరియు మేము ఈ ఆదర్శ గ్యాస్ సమీకరణ సుమారుగా సాధ్యం కాదని చెప్పగలం ఎందుకంటే అదే విలువ వద్ద వచ్చిన అధిక పీడనం లేదా తక్కువ పీడనం కాబట్టి ఆ సందర్భంలో వాయువులపై ఉన్న పీడనం వాల్యూమ్ మరియు ఉష్ణోగ్రత లక్షణాలను మనం లెక్కించాలి అవి వాస్తవానికి ఆదర్శంగా ఉండవు ఆ ఆదర్శ వాయువు సమీకరణం యొక్క అదే పద్ధతి కూడా పరిగణించబడుతుంది కాబట్టి దానికి వెళ్ళే ముందు ఆ ఆదర్శానికి మరియు ఆదర్శేతర వాయువులకు తేడా ఏమిటో మనం అర్థం చేసుకోవాలి రిఫర్ స్లయిడ్ టైం 0454 పీడనం మరియు ఉష్ణోగ్రత యొక్క అన్ని పరిస్థితులలో ఆదర్శ వాయువు యొక్క నియమాలను సంతృప్తి పరచ లేదని మీరు చూస్తారు అయితే ఆ నిజమైన వాయువు అధిక ఉష్ణోగ్రత మరియు తక్కువ పీడనం వద్ద వాయువు నియమాలను అనుసరిస్తుంది మీరు దీన్ని ఉపయోగించగల నిర్దిష్ట సమీకరణాలు ఉన్నాయి దీని ద్వారా మీరు వాస్తవ వాయువు ప్రవర్తనను అర్థం చేసుకోవచ్చు మరియు ఆదర్శ వాయువులలో ఇంటర్మోలిక్యులర్ ఆకర్షణ శక్తి ఉండదు అయితే నిజ వాయువులలో ఇంటర్మోలిక్యులర్ ఆకర్షణ శక్తి ఉంటుంది ఆదర్శ వాయువులలో కణాలు నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు పీడనంలో కదులుతున్నప్పుడు వాటి ఎలాస్టిక్ కొలిషన్ ఉంటుంది అయితే నిజమైన వాయువులలో దాని కదలిక సమయంలో మీరు కణాల యొక్క ఎలాస్టిక్ కొలిషన్ పొందలేరు ఆదర్శ వాయువులు ఇవి నిజంగా పర్యావరణంలో ఉండవని మరియు ఇవి ఊహాజనిత వాయువులు అని మీరు చూస్తారు అయితే ఈ నిజమైన వాయువు పర్యావరణంలో నిజంగా ఉనికిలో ఉంది అయితే ఈ ఆదర్శ వాయువు మనం ఏదైనా వాల్యూమ్ను ఆక్రమించడాన్ని చూస్తాము అయితే నిజమైన వాయువు నిర్దిష్ట లేదా ఖచ్చితమైన వాల్యూమ్ను ఆక్రమిస్తుంది ఆదర్శ వాయువు ఇది స్వతంత్రంగా ఉంటుంది అయితే నిజమైన వాయువు ఇతర వాటితో సంకర్షణ చెందుతుంది ఈ ఆదర్శ వాయువు PVకి కట్టుబడి ఉంటుంది మీకు తెలిసిన ఆదర్శ వాయువు సమీకరణం nRTకి సమానం అయితే ఈ వాస్తవ వాయువు వాన్ డెర్ వాల్ వంటి కొన్ని ఇతర సమీకరణాలను మరియు ఇతర సమీకరణాల స్తితిని అనుసరిస్తుంది మరియు సాధారణంగా మీరు ఆ ఆదర్శం కాని సమీకరణాన్ని ఆ పద్ధతిలో వ్యక్తీకరించవచ్చు PV వలె ఆదర్శ సమీకరణం znRTకి సమానం ఇక్కడ zని కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటారు అయితే ఆదర్శ వాయువు సమీకరణంలో మీరు ఇక్కడ ఆ z కారకాన్ని కలిగి లేరు PV మాత్రమే nRTకి సమానం కానీ ఈ వాస్తవ వాయువులో మేము ఒక కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ని పరిచయం చేస్తూ సమీకరణం యొక్క స్తితి ని సాధారణ వ్యక్తీకరణను వ్యక్తపరుస్తున్నాం రిఫర్ స్లయిడ్ టైం 0701 హిమ్మెల్బ్లౌ తన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక గ్రాఫికల్ ప్రాతినిధ్యాన్ని ఈ స్లయిడ్లో చూడండి ఆ నిజమైన వాయువులు అధిక పీడనం వద్ద ఆదర్శ వాయువు నుండి ఎలా వైదొలిగిపోతాయి మీరు p లోకి నిర్దిష్ట వాల్యూమ్ ఒత్తిడి తెలిసిన n ద్వారా ఇక్కడ ఈ pv ఒక నిర్దిష్ట వాల్యూమ్ కోసంరియల్ గ్యాస్ మరియు ఒత్తిడి నిర్దిష్ట వాల్యూమ్ ఒకఉత్తమ x లో యాక్సిస్ అయితే ఒత్తిడికి అది ఉంటుంది వాయువు y అక్షం లోచూస్తారు కాబట్టి వివిధ పీడనం పీడనం మరియు నిర్దిష్ట వాల్యూమ్ యొక్క ఉత్పత్తి యొక్క నిజమైన వాయువుల లక్షణాలు ఎలా మారుతున్నాయి కాబట్టి అధిక పీడనం వద్ద ఈ వాస్తవ వాయువులు ఇక్కడ ఉన్న ఆదర్శ వాయువుల కంటే ఈ కారకం ఎక్కువగా ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఉందని అనుకుందాం ఈ పాయింట్ దాదాపు 1 37 ఇలా ఉంటుందని మీరు చూస్తారు కాబట్టి ఈ స్థితిలో 500 వాతావరణ పీడనం కంటే ఎక్కువ అధిక పీడనం వద్ద వాస్తవ వాయువు మీరు చూస్తారు ఈ pV యొక్క ఈ ప్రవర్తన ఆ ఆదర్శ వాయువుల కంటే దాదాపు మూడు ఏడు రెట్లు ఒక పాయింట్గా ఉంటుందని ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద 200 డిగ్రీల సెల్సియస్ హైడ్రోజన్ వాయువుకు ఉంటుంది కాబట్టి అదే విధంగా ఇతర వాయువుల విషయంలో కూడా మీరు ఈ ఆదర్శాన్ని చూస్తారు లేదా ఈ అధిక పీడనం వద్ద అది ఎలా విచలనం చెందుతుందో మరియు వివిధ వాయువుల కోసం ఈ అధిక పీడనం వద్ద అది ఎలా పెద్దదిగా ఉంటుందో వాస్తవ వాయువుల ప్రవర్తనను కూడా మీరు చెప్పగలరు కాబట్టి ఈ గ్రాఫ్ నుండి ఆ ఆదర్శ లక్షణాలతో పోల్చితే ఇక్కడ వాస్తవ లక్షణాలు ఏమిటో మీరు సులభంగా లెక్కించవచ్చు రిఫర్ స్లయిడ్ టైం 0905 ఇప్పుడు సాధారణంగా మీరు నిజమైన గ్యాస్ లక్షణాలను పొందడానికి లేదా అంచనా వేయడానికి 4 పద్ధతులు ఉన్నాయని చూస్తారు స్థితి యొక్క సమీకరణం ద్వారా లేదా కంప్రెసిబిలిటీ చార్ట్ ద్వారా లేదా అంచనా వేయబడిన లక్షణాల ద్వారా లేదా వాస్తవ ప్రయోగాత్మక డేటా ద్వారా మీకు వాస్తవ వాయువు లక్షణాలు తెలుసని మీరు అంచనా వేయవచ్చు కాబట్టి మీరు ఆదర్శ వాయువుల యొక్కప్రవర్తన లేదా వాస్తవ వాయువుల ప్రవర్తన అంచనా వేయడానికి ఈ 4 పద్ధతుల్లో దేనినైనా అనుసరించవచ్చు రిఫర్ స్లయిడ్ టైం1003 కాబట్టి సాధారణీకరించిన స్థితి సమీకరణాన్ని పరిశీలిద్దాం దీని ద్వారా మీరు ఆదర్శరహిత ప్రవర్తనను వ్యక్తీకరించవచ్చు లేదా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద దాని పీడనాన్ని మరియు వాల్యూమ్ను వ్యక్తీకరించడానికి నిజమైన వాయువు సమీకరణం అని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ z అని పిలువబడే కొన్ని సర్దుబాటు గుణకాన్ని చొప్పించడం ద్వారా ఆదర్శ వాయువు నియమాన్ని సవరించడం ఒక సాధారణ మార్గం కాబట్టి ఈ z దానిని కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అంటారు ఇప్పుడు ఆ ఆదర్శ వాయువు సమీకరణం నుండి PV అనేది nRTకి మాత్రమే సమానం ఇక్కడ కుడి వైపున మనం z అనే ఒక కారకాన్ని గుణిస్తున్నట్లు మీరు చూస్తారు దీనిని అడ్జస్టబుల్ ఫ్యాక్టర్ అంటారు ఇది నిజానికి ఆదర్శ వాయువు సమీకరణం యొక్క అదే ఫ్యాషన్ను ఇస్తుంది మరియు ఈ సందర్భంలో ఈ z దీనిని కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అని పిలుస్తారు మరియు ఈ సంపీడన కారకం మీరు ఈ వాస్తవ వాయువు ప్రవర్తన నుండి పొందుతారు మరియు దాని ఆధారంగా మీరు ఏమి చెప్పగలరు అవి ఈ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్పై ఆధారపడిన పీడనం మరియు వాల్యూమ్ అయి ఉండాలి మరియు ఈ వాస్తవ వాయువు కోసం PV డేటా యొక్క సంబంధిత విలువను ఇది మీకు అందిస్తుంది కాబట్టి మేము నిజానికి ఆ ఆదర్శ వాయువు సమీకరణం యొక్క అదే ఫ్యాషన్ను వ్యక్తీకరిస్తున్నాము ఇక్కడ PV అనేది nRTకి సమానం ఇక్కడ మనం ఇక్కడ z కారకాన్ని గుణిస్తున్నాము కాబట్టి అది PV కి మళ్ళీ znRTసమానం ఇప్పుడు ఈ కారకం వాస్తవ వాయువు యొక్క నాన్ ఐడియాలిటీని భర్తీ చేస్తుంది మరియు ఇది ఆదర్శ వాయువు ప్రవర్తన నుండి నిజమైన వాయువు యొక్క విచలనాన్ని వివరిస్తుంది మరియుమీరు ఈ ఐడియల్ గాస్ లా చెప్పగలరు మీకు తెలిసిన ఈ సంపీడనత్వ కారకం మీరు వ్యక్తం చేయగల సమీకరణ సాధారణ రూప స్థితి మీకు తెలుసు రిఫర్ స్లయిడ్ టైం1143 ఇప్పుడు ఈ సమీకరణం యొక్క స్థితి ఈ సాధారణ రూపం ఆధారంగా వివిధ పరిశోధకులు వివిధ శాస్త్రవేత్తలచే అభివృద్ధి చేయబడిన అనేక వాస్తవ వాయువు సమీకరణాలు ఉన్నాయని మీరు చూస్తారు మరియు అక్కడ వారు వివిధ సమీకరణాలను సూచించారు నాన్ ఐడియల్ గ్యాస్ లేదా రియల్ గ్యాస్ యొక్క నాన్ ఐడియల్ ప్రవర్తనను అంచనా వేయడం కాబట్టి ఆ సందర్భంలో ఈ కంప్రెసిబిలిటీ కారకం ఈ వాస్తవ వాయువు ప్రవర్తనలో ఏది పరిగణించబడిందో అది దాని క్లిష్టమైన స్థితిలో ఆ ఉష్ణోగ్రత మరియు పీడనం ద్వారా వాస్తవానికి వ్యక్తీకరించబడాలి ఇప్పుడు ఆ సందర్భంలో ఈ దాదాపు అన్ని ద్రవాలు వాటి లక్షణాలు తగ్గిన రూపంలో వ్రాయబడినప్పుడు సమీకరణ స్థితి కి కట్టుబడి ఉంటాయని మీరు చెప్పగలరు ఆ తగ్గిన రూపం ఏమిటి అంటే ఇక్కడ అర్థం కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ని మనం పరిగణిస్తే ఇది వాస్తవానికి z ద్వారా సూచించబడుతుంది అంటే ఏమిటి z అనేది ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అయితే zc అంత చెడ్డది కాదు సంపీడన కారకం క్లిష్టమైన స్థితిలో ఉంది ఆ క్లిష్టమైన పరిస్థితి ఏమిటో మేము వివరిస్తాము అంటే అధిక పీడనం లేదా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వాయువు ద్రవీకరించబడదని మీరు చూస్తారు కాబట్టి ఆ ఉష్ణోగ్రత మరియు పీడనం యొక్క ఆ బిందువు ఆ ఉష్ణోగ్రత మరియు పీడనం యొక్క క్లిష్టమైన బిందువుగా పరిగణించబడుతుంది కాబట్టి మీరు ఆ క్లిష్టమైన పరిస్థితి ఆధారంగా ఈ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ని వ్యక్తపరిచినట్లయితే అది zcతో సూచించబడుతుంది కాబట్టి z ద్వారా zc అది ఆ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ యొక్క తగ్గిన రూపంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ యొక్క ఈ తగ్గిన రూపం ఉష్ణోగ్రత యొక్క తగ్గిన రూపం మరియు పీడనం యొక్క తగ్గిన రూపంలో ఉంటుంది కాబట్టి కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ యొక్క తగ్గిన రూపం Tr మరియు Pr యొక్క ఫంక్షన్ అని చెప్పవచ్చు Tr అనేది తగ్గిన ఉష్ణోగ్రత మరియు Pr అనేది ఒత్తిడిని తగ్గించింది మరియు ఈ Tr అనేది T ద్వారా T అని నిర్వచించబడింది అంటే T ఖచ్చితంగా ఉష్ణోగ్రత మరియు Tc క్లిష్టమైన ఉష్ణోగ్రత వద్ద ప్రవర్తన ఇక్కడ ఈ zc అనేక సేంద్రీయ జాతులకు దాదాపు స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి దాదాపు 0 27 దీన్ని గుర్తుంచుకోండి మరియు చాలా తరచుగా ఉపయోగించే ఫారమ్ని ఇక్కడ వ్రాయవచ్చు z Tr మరియు Pr యొక్క పని చేయగలదు కాబట్టి ఈ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ యొక్క ఈ తగ్గిన రూపం తగ్గిన ఉష్ణోగ్రత మరియు తగ్గిన పీడనం మరియు మోలార్ వాల్యూమ్గా ఆ సందర్భంలో వాయువులు వాస్తవ వాయువులు 1గా మారుతాయి లేదా 1కి మారతాయి అని మనం చెప్పగలం అక్కడ 1కి వెళుతున్నట్లయితే సంపీడన కారకం అంటే మోలార్ వాల్యూమ్ పెద్దది అయినప్పుడు z 1 కి మనం మొగ్గు చూపుతుందనిచెప్పగలం కాబట్టి కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ దాదాపు 1కి దగ్గరగా ఉంటుంది అంటే అది మీకు ఆ గ్యాస్ యొక్క పెద్ద మోలార్ వాల్యూమ్ని ఇస్తుంది రిఫర్ స్లయిడ్ టైం1526 కాబట్టి ఇక్కడ మేము క్లిష్టమైన ఉష్ణోగ్రత మరియు పీడనం ఏమిటో చెప్పాము కాబట్టి తగిన ఉష్ణోగ్రత వద్ద వాయువులను కుదించడం ద్వారా వాయువులను ద్రవాలుగా మార్చవచ్చు అధిక ఉష్ణోగ్రత వద్ద ద్రవీకరణ కష్టం అవుతుంది ఎందుకంటే అణువుల యొక్క పెరిగిన గతి శక్తిపై పని చేయడానికి అధిక మరియు అధిక ఒత్తిళ్లు అవసరం వాస్తవానికి ఒత్తిడితో సంబంధం లేకుండా గ్యాస్ ఇకపై ద్రవీకరించబడని కొంత ఉష్ణోగ్రత ఉంది ఈ ఉష్ణోగ్రతను క్లిష్టమైన ఉష్ణోగ్రత అంటారు పదార్ధం ద్రవంగా ఉండగలిగే అత్యధిక ఉష్ణోగ్రత అది క్లిష్టమైన ఉష్ణోగ్రతగా పరిగణించబడుతుంది రిఫర్ స్లయిడ్ టైం1607 క్లిష్టమైన ఉష్ణోగ్రత కంటే పరమాణువుల ఆకర్షణీయ శక్తుల కోసం అణువులు చాలా ఎక్కువ గతి శక్తిని కలిగి ఉంటాయి వాటిని ఒక ప్రత్యేక ద్రవ దశలో కలిసి ఉంచుతాయి బదులుగా పదార్ధం ఒకే దశను ఏర్పరుస్తుంది అది కంటైనర్ యొక్క పరిమాణాన్ని పూర్తిగా ఆక్రమిస్తుంది అధిక పెద్ద ఉష్ణోగ్రత పరిధిలో ద్రవ దశను ఏర్పరుచుకునే బలమైన ఇంటర్మోలిక్యులర్ శక్తులతో కూడిన పదార్థాలు ఆ సందర్భంలో పదార్ధం కూడా క్లిష్టమైన ఒత్తిడిని కలిగి ఉంటుంది మరియు ఇది క్లిష్టమైన ఉష్ణోగ్రత వద్ద ద్రవీకరించడానికి అవసరమైన కనిష్ట పీడనంగా ఉంటుంది కాబట్టి ఈ క్లిష్టమైన ఉష్ణోగ్రత కంటే పరమాణువుల ఆకర్షణీయ శక్తులకు అణువులు చాలా గతిశక్తిని కలిగి ఉంటాయి మరియు వాటిని ఒక ప్రత్యేక ద్రవ దశలో కలిసి ఉంచుతాయి మరియు బలమైన అంతర అణు శక్తులతో కూడిన పదార్థాలు చాలా పెద్ద ఉష్ణోగ్రతపై ద్రవ దశ పరిధిని ఏర్పరుస్తాయి రిఫర్ స్లయిడ్ టైం1717 ఇప్పుడు ఇక్కడ ఈ చిత్రంలో కొన్ని వాయువుల యొక్క క్లిష్టమైన ఉష్ణోగ్రత మరియు పీడనం ఇవ్వబడ్డాయి అమ్మోనియా కోసం ఈ క్లిష్టమైన ఉష్ణోగ్రత 132 4 ఉంటుంది అయితే క్లిష్టమైన పీడనం 113 5 కి సమానంగా ఉంటుంది అదేవిధంగా ఇతర వాయువులకు ఈ క్లిష్టమైన ఉష్ణోగ్రత మరియు క్లిష్టమైన పీడనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి మరియు ఇక్కడ ఈ చిత్రంలో మీరు చూస్తారు మేము ఈ వాయువు యొక్క ఈ నాన్ ఐడియల్ ప్రవర్తనను సూచిస్తే ఈ ఉష్ణోగ్రత వద్ద ఈ క్లిష్టమైన పాయింట్ను దాటి ఈ వాయు మిశ్రమం కనిపిస్తుంది నిజానికి దీనిని ఆ ద్రవ రూపంలో మార్చేందుకు వీలు లేదు కాబట్టి ఈ క్లిష్టమైన ఉష్ణోగ్రత వద్ద ఈ పరిస్థితిలో సంబంధిత క్లిష్టమైన పీడనం ఏమిటో కూడా మీరు చూస్తారు ఈ క్లిష్టమైన పీడనం మరియు ఉష్ణోగ్రత దాటి అక్కడ ద్రవ వాయువులు ఏర్పడవని మీరు చూస్తారు మరియు అంతకు మించి మీరు చూస్తారు వాయువుల లక్షణాలు తీవ్రంగా మారతాయి కాబట్టి ఉష్ణోగ్రత మరియు పీడనం యొక్క ఆపరేటింగ్ స్థితి యొక్క ఈ పరిధులు సూపర్ క్రిటికల్ స్థితిగా పరిగణించబడతాయి మరియు మీకు ఆ ప్రవర్తనను అందించే దశ ఏదైనా దానిని సూపర్ క్రిటికల్ ఫేజ్ బిహేవియర్ అని పిలుస్తారు ఇది ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద తక్కువ ఉష్ణోగ్రత వద్ద అల్ప పీడనం కూడా మీరు చూస్తారు ఒక నిర్దిష్ట స్థితిలో కొన్ని నీటిని ఇష్టపడతాయని మీరు చూస్తారు ఇది మీకు ఆ ఒక నిర్దిష్ట పాయింట్ వద్ద ఆవిరి ద్రవ మరియు ఘన అనే 3 దశలను ఇస్తుంది దానిని ట్రిపుల్ పాయింట్ అని పిలుస్తారు మరియు వీటిని ప్రతి విభిన్న దశల సమతౌల్య స్థితి అంటారు కాబట్టి ఈ సందర్భంలో మీరు ఈ ప్రొఫైల్ ద్వారా పదార్థాలను చూస్తారు ఇది ఇక్కడ ఘన మరియు ఆవిరి మధ్య కొంత సమతుల్యతను సూచిస్తుంది అయితే ఈ సమతౌల్య ప్రొఫైల్ మీకు ఆ ద్రవ మరియు ఆవిరి మధ్య సమతుల్యతను ఇస్తుంది ఈ సందర్భంలో ఇక్కడ ఈ లైన్ మీకు అక్కడ ఘన మరియు ద్రవ సమతౌల్య బిందువును ఇస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు వివిధ పీడనం మరియు ఉష్ణోగ్రత వద్ద ఆ పదార్థాలు ఉండవచ్చని చెప్పవచ్చు దాని ఉష్ణోగ్రత మరియు పీడనాన్ని మార్చడం ద్వారా దాని విభిన్న రూపంలోకి మార్చబడింది కాబట్టి అధిక పీడనం వద్ద అంటే ఈ క్లిష్టమైన స్థితికి మించి ఈ వాయువులు ద్రవీకరించబడవు అయితే ఈ క్లిష్టమైన పాయింట్కు ముందు మీరు చెప్పే కొన్ని పదార్థాలు వాయువులను ఆవిరిగా పరిగణిస్తారని మీరు చెప్పవచ్చు దీని నుండి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కూడా మీరు దానిని చూస్తారు మరియు మీరు ఒత్తిడి అధిక పీడనాన్ని మార్చినట్లయితే వాయువు ద్రవ దశగా మారడం మీకు తెలిసి ఉండవచ్చు మళ్లీ స్థిర ఉష్ణోగ్రత కోసం మరియు మీరు ఈ స్థితిలో కూడా ఆ ఒత్తిడిని మార్చినట్లయితే మీరు ఇక్కడ ఆ ప్రారంభ బిందువు నుండి ఉష్ణోగ్రతను మార్చినట్లయితే ఈ ద్రవం కూడా నిర్దిష్ట పీడనం వద్ద మారుతున్నట్లు మీరు చూస్తారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా మీరు ఉష్ణోగ్రత మరియు పీడనాన్ని మార్చవచ్చని మరియు తదనుగుణంగా మీరు వివిధ దశల్లోని ఈ ప్రాంతంలోని వివిధ పాయింట్లను పొందవచ్చు అంటే ఇక్కడ ఆ దశ నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద మార్చబడుతుంది రిఫర్ స్లయిడ్ టైం2100 ఇప్పుడు ఆ ఆదర్శ వాయువు సమీకరణం యొక్క భావన ప్రకారం ఆదర్శం కాని వాయువు ప్రవర్తనను సూచించడానికి దాని యొక్క సమీకరణం యొక్క నాన్ ఐడియల్ గ్యాస్ సాధారణ రూపం మీకు తెలుస్తుంది Pv అనేది zRTకి సమానం ఇక్కడ చిన్న v అనేది మోలార్ వాల్యూమ్ తప్ప మరొకటి కాదు ఇక్కడ ఈ చిన్న v అనేది n ద్వారా క్యాపిటల్ V తప్ప మరొకటి కాదు క్యాపిటల్ V అంటే ఆ వాయువు యొక్క వాల్యూమ్ మరియు n అనేది మోల్ల సంఖ్య అని మీకు తెలుసు కాబట్టి చిన్న v అంటే మోల్ ప్రాతిపదికన ఒక నిర్దిష్ట వాల్యూమ్ దీనిని మోలార్ వాల్యూమ్ అంటారు కాబట్టి n ద్వారా ఈ V ఇక్కడ చిన్న v ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి Pv యొక్క సమీకరణం నుండి మీకు తెలిసిన znRTకి సమానం అని వ్రాయవచ్చు మేము ఇక్కడ z ఉంటుంది అని వ్రాయవచ్చు ఇక్కడ RT ద్వారా Pvకి సమానం కాబట్టి కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ అయిన RT లేదా z ద్వారా ఈ Pv మీరు దీన్ని నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ యొక్క ఫంక్షన్గా సూచించవచ్చు కాబట్టి దీనిని ఈ 1 B ద్వారా v C ద్వారా v D ద్వారా v ద్వారా సూచించవచ్చు ఇక్కడ B C D అన్నీ గుణకాలు ఆ గుణకాలను వైరియల్ కోఎఫీషియంట్స్ అంటారు మరియు వైరియల్ గుణకాలు నిజానికి నిర్దిష్ట వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి ఈ రెండవ వైరియల్ కోఎఫీషియంట్తో పోలిస్తే C మరియు D విలువలు చాలా తక్కువగా ఉన్నాయని మీరు చూస్తారు కాబట్టి తదనుగుణంగా మేము ఈ రెండు పదాలనునిర్లక్ష్యం చేస్తే కుడి వైపున మిగిలిన భాగం 1 B బై v అని చెప్పవచ్చు కాబట్టి ఈ 1 B yv నుండి మీరు కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ని నేరుగా లెక్కించవచ్చు z ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ ఇవ్వబడిన క్రింది సహసంబంధాల నుండి ఈ B ని అంచనా వేయవచ్చు కాబట్టి ఈ గుణకాలు ప్రాథమికంగా క్లిష్టమైన ఉష్ణోగ్రత మరియు క్లిష్టమైన ఒత్తిడిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ B విలువను ఇక్కడ RTcని Pcతో B0 ఒమేగాగా B1గా విభజించిన దానికి సమానం కనుక ఈ B విలువను వ్యక్తీకరించవచ్చు అయితే ఈ B0 అనేది తగ్గిన ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉండే స్థిరాంకం ఇక్కడ B0ని సూచించే సమీకరణం మరియు B1 కూడా ఒక స్థిరాంకం ఇక్కడ స్లయిడ్లలో ఇవ్వబడిన ఈ సహసంబంధం ద్వారా B1 కూడా వ్యక్తీకరించబడుతుంది అయితే ఒమేగాను అసెంట్రిక్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు ఈ అసెంట్రిక్ కారకం తర్వాత కూడా వివరించబడుతుంది ఇది మరొక అంశం అది కూడా అక్కడ క్లిష్టమైన ఉష్ణోగ్రత మరియు ఒత్తిడిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అసెంట్రిక్ కారకం మరియు ఆ క్లిష్టమైన ఉష్ణోగ్రత మరియు పీడనం అని మీకు తెలిస్తే అక్కడ B విలువ ఏమిటో మీరు కనుగొనగలరు మరియు ఆ B విలువ మీకు తెలిసిన తర్వాత మీరు ఈ సమీకరణం నుండి లెక్కించగల సంపీడన కారకం ఏమిటి రిఫర్ స్లయిడ్ టైం2426 ఇప్పుడు ఇక్కడ ఒక పరిహారం చార్ట్ ఇవ్వబడింది ఇది ప్రాథమికంగా సంపీడన కారకం తగ్గిన పీడనం యొక్క విధిగా ఉంటుంది ఇది ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి ఈ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ వర్సెస్ తగ్గిన ఒత్తిడి ద్వారా ఇది తయారు చేయబడింది ఇది మీ పాఠ్య పుస్తకంలోని హిమ్మెల్బ్లౌ నుండి కూడా తీసుకోబడింది కాబట్టి మీరు దాని ద్వారా వెళ్ళవచ్చు ఇక్కడ ఎలా సంపీడనత్వం కారకం తో మారబోతోంది చూడండి తగ్గించిన ఆప్రత్యేక వాయువుల మోలార్ ఘనపరిమాణం కూడా అది ఎలా తగ్గిన ఉష్ణోగ్రత తో మారుతున్న చేయబడుతుంది మరియు కూడా అది ఎలా అక్కడ మీ తగ్గిన ఒత్తిడి మార్చబోతోంది కాబట్టి నిర్దిష్ట తగ్గిన ఉష్ణోగ్రత వద్ద అంటే T బై Tc మరియు మోలార్ వాల్యూమ్ని కూడా తగ్గించడం మీకు తెలిస్తే మీరు నిర్దిష్ట తగ్గిన పీడనం వద్ద సులభంగా లెక్కించవచ్చు సంపీడన కారకం ఏమిటి ఈ కొన్ని వాయువులను ఇక్కడ కలిగి ఉండనివ్వండి ఈ సమయంలో తగ్గిన మోలార్ వాల్యూమ్ ఇక్కడ ఉంది మరియు తగ్గిన ఉష్ణోగ్రత 1 అని అనుకుందాం అప్పుడు ఈ నిర్దిష్ట తగ్గిన పీడనం వద్ద ఇక్కడ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఎలా ఉండాలి మీరు ఈ పాయింట్ నుండి దాన్ని పొందవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఈ చార్ట్ నుండి కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఏమిటో చదువుకోవచ్చు రిఫర్ స్లయిడ్ టైం2619 ఇప్పుడు వివిధ పరిశోధకులు విభిన్న శాస్త్రవేత్తలు వివిధ విద్యావేత్తలు సూచించిన అనేక సమీకరణాల స్థితిలు ఉన్నాయని అలాగే వాటి అంతర పరమాణు శక్తి వాటి పరమాణు పరిమాణంపై కూడా వాస్తవ వాయువు ప్రవర్తన ఎలా వ్యక్తీకరించబడుతుందని మీరు చెప్పగలరు కాబట్టి ఈ సందర్భంలో వాన్ డెర్ వాల్స్ యొక్క స్థితిసమీకరణం వాస్తవ వాయువుల కోసం స్థితి యొక్క ముఖ్యమైన సమీకరణాలలో ఒకటి దీని ద్వారా మీరు దాని నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద దాని పీడనాన్ని మరియు వాస్తవ వాయువుల వాల్యూమ్ను కూడా లెక్కించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ చూడండి స్లయిడ్లో వాన్ డెర్ వాల్ సమీకరణం ఇవ్వబడింది ఇక్కడ ఇది p P a నుండి n స్క్వేర్ని V స్క్వేర్తో భాగించగా V మైనస్ nb గా భాగించబడుతుంది అది nRTకి సమానం ఇక్కడ కూడా P లోకి V ఇక్కడ ఈ భాగం P రియల్గా పరిగణించబడుతుంది అంటే P ah స్క్వేర్ ద్వారా V స్క్వేర్ ఉంటుంది ఇక్కడ a అనేది కొంత గుణకం ఇది వాస్తవానికి క్లిష్టమైన ఉష్ణోగ్రత పై ఆధారపడి ఉంటుంది మరియు పీడనం మరియు దాని విలువ ఇక్కడ ఈ సహసంబంధం ద్వారా ఇవ్వబడుతుంది మరియు ఇక్కడ V వాస్తవాన్ని V మైనస్ nb ద్వారా సూచిస్తారు ఇక్కడ b కూడా గుణకం ఈ b ఈ సమీకరణం ద్వారా లెక్కించబడుతుంది ఇక్కడ కూడా ఇది క్లిష్టమైన ఉష్ణోగ్రత మరియు పీడనంపై ఆధారపడి ఉంటుంది 2 కోఎఫీషియంట్స్ ఇక్కడ a మరియు b అని మీరు చూస్తారు ఇది a అనేది ఆ నిజమైన వాయువుల ఇంటర్మోలిక్యులర్ ఫోర్స్ని లెక్కించే దిద్దుబాటు కారకం అయితే b అనేది నిర్దిష్ట వాయువుల పరమాణు పరిమాణాన్ని లెక్కించే మరొక అంశం కాబట్టి దాని ఆధారంగా వాన్ డెర్ వాల్ వాయువుల ఆదర్శం కాని ప్రవర్తనను సూచించడానికి ఈ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ సూచించాడు కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మీరు కొలిచిన పీడనం మరియు కొలిచిన వాల్యూమ్ కూడా తెలిస్తే ఆ ప్రయోగాత్మక డేటాను ఈ సమీకరణంతో సమం చేయడం ద్వారా ఆ a మరియు b యొక్క మిగిలిన కారకం ఏమిటో మీరు సులభంగా లెక్కించవచ్చు కాబట్టి మీరు ఒక విధంగా a విలువ మరియు b విలువ ఏది ఉండాలి a మరియు b విలువను మీరు ఈ క్లిష్టమైన ఉష్ణోగ్రత మరియు పీడనం ద్వారా వ్యక్తీకరించవచ్చు అలాగే ఆ వాస్తవ వాయువుల కోసం నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కొలిచిన ఘనపరిమాణం మీకు తెలిస్తే మరియు ఈ నిర్దిష్ట క్లిష్టమైన తగ్గిన ఉష్ణోగ్రత లేదా తగ్గిన పీడనం వద్ద ఆ గుణకం యొక్క a మరియు b విలువ మీకు తెలిస్తే లేదా మీరు ఆ క్లిష్టమైన ఉష్ణోగ్రత మరియు పీడనం చెప్పవచ్చు ఆ వాస్తవ వాయువుల పీడనం ఏమిటో సులభంగా లెక్కించండి మేము PV ద్వారా మాత్రమే ఆదర్శ వాయువుల ప్రవర్తనను nRTకి సమానం అని లెక్కించాము ఇక్కడ ఈ సందర్భంలో అది మీకు నిజమైన వాయువులకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వదు అందుకే నిజమైన వాయువుల కోసం మీరు ఈ వాన్ డెర్ వాల్ సమీకరణాలను ఉపయోగించాలి ఎందుకంటే నిజమైన వాయువుల ప్రవర్తన ఆ ఆదర్శ వాయువుల నుండి భిన్నంగా ఉంటుంది దాని కారణంగా కొంత ఇంటర్మోలిక్యులర్ ఫోర్స్ మరియు వాస్తవ వాయువుల పరిమాణం కూడా ముఖ్యమైనవి అందుకే ఆ ఇంటర్మోలిక్యులర్ ప్రవర్తన ఆధారంగా వాన్ డెర్ వాల్స్ నాన్ ఐడియల్ వాయువులప్రవర్తనను సూచించడానికి వాన్ డెర్ వాల్ సమీకరణాలను ఇచ్చారు అదేవిధంగా రెడ్లిచ్ క్వాంగ్ స్టేట్ ఆఫ్ ఈక్వేషన్ అని పిలువబడే మరొక పరిశోధకుడు దీని ద్వారా మీరు ఒత్తిడి మరియు వాల్యూమ్ కోసం నిజమైన వాయువుల ప్రవర్తనను వ్యక్తీకరించవచ్చు కాబట్టి ఇక్కడ కూడా ఈ సమీకరణం కూడా ఇక్కడ ఈ సమీకరణంలో మీరు ఆ వాస్తవ వాయువుల మోలార్ వాల్యూమ్ను చూస్తారు మరియు ఇక్కడ కొంత గుణకం b ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి వీటి ఆధారంగా మోలార్ వాల్యూమ్ ఉందని మీకు తెలిస్తే ఒత్తిడి ఎంత ఉండాలో మీరు లెక్కించవచ్చు కాబట్టి ఈ రెడ్లిచ్ క్వాంగ్ సమీకరణం ఈ 2 పారామితులు ఈ a మరియు b మీద ఆధారపడి ఉంటుంది అవి వాస్తవానికి ఆ ఇంటర్మోలిక్యులర్ ఫోర్స్ మరియు ఇంట్రామాలిక్యులర్ లేదా మాలిక్యులర్ సైజుపై ఆధారపడి ఉంటాయి మరియు ఈ గుణకాలు మళ్లీ ఆ క్లిష్టమైన ఉష్ణోగ్రత మరియు పీడనంపై ఆధారపడి ఉంటాయి ఈ సహసంబంధం మీరు నేరుగా a మరియు b విలువను లెక్కించవచ్చు లేదా అంచనా వేయవచ్చు ఈ సహసంబంధాల ద్వారా a మరియు b అని మీకు తెలిసిన తర్వాత మరియు నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మోలార్ వాల్యూమ్ మీకు తెలిస్తే ఈ రెడ్లిచ్ క్వాంగ్ సమీకరణం ద్వారా ఈ వాస్తవ వాయువుల పీడనం ఏమిటో మీరు సులభంగా లెక్కించవచ్చు రిఫర్ స్లయిడ్ టైం3052 అదేవిధంగా ఇతర ఈక్వేషన్స్ వాస్తవ గ్యాసెస్ ప్రెజర్ లేదా వాల్యూమ్ ని లెక్కించడానికి లేదా అంచనా వేయడానికి కూడా సుపరిచితం కాబట్టి అవి ఇక్కడ ఇవ్వబడిన రాష్ట్రం యొక్క పెంగ్ రాబిన్సన్ ఈక్వేషన్ ఇక్కడ మళ్ళీ కొన్ని ఫాక్టర్స్ ఇక్కడ కొన్ని a మరియు ఆల్ఫా ఉన్నాయి మీకు కూడా b అని తెలుసు మీరు కూడా ఈ ఆల్ఫా విలువను ఒక కేంద్రీకృత ఫాక్టర్ అని కూడా చెప్పవచ్చు ఈ ఆల్ఫా విలువ కూడా ఆ కొంత కేంద్రీకృత ఫాక్టర్ ని బట్టి ఉంటుంది అలాంటప్పుడు మీరు కొన్ని ఇతర ఫాక్టర్స్ సూచించబడడాన్ని చూస్తారు అది కూడా అసెంట్రిక్ ఫాక్టర్ పై ఆధారపడి ఉంటుంది మరియు ఈ కోఎఫిసిఎంట్ a మరియు b ఆ క్రిటికల్ టెంపరేచర్ మరియు ప్రెజర్ పై ఆధారపడి ఉంటుందని మరియు Vm ఇక్కడ మోలార్ వాల్యూమ్ అని కూడా మనం చూడవచ్చు కాబట్టి ఈ ఈక్వేషన్ ఆధారంగా కూడా మీరు ప్రెజర్ ఎలా ఉండాలో లెక్కించవచ్చు అదేవిధంగా మీరు సోవ్ రెడ్లిచ్ క్వాంగ్ ఈక్వేషన్ అని పిలువబడే SRK ఈక్వేషన్ ని ఉపయోగించవచ్చు ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్ కొంత కోఎఫిసిఎంట్ b పరంగా వ్యక్తీకరించబడింది మరియు ఇక్కడ ఆల్ఫా మరియు a ఇక్కడ a ఈ కోర్రిలేషన్ ద్వారా నిర్వచించబడింది b ఈ కోర్రిలేషన్ ద్వారా నిర్వచించబడింది ఆల్ఫా మళ్లీ ఆ కేంద్రీకృత ఫాక్టర్ మరియు తగ్గిన టెంపరేచర్ పై ఆధారపడి ఉంటుంది మరియు ఈ తగ్గిన టెంపరేచర్ ఇక్కడ T మరియు Tcగా నిర్వచించబడింది మరియు ఈ ఆల్ఫా ఇక్కడ 1 m నుండి 1 మైనస్ రూట్కి సమానం Tr మొత్తం స్క్వేర్ మీద ఈ m అనేది ప్రాథమికంగా అసెంట్రిక్ కారకం యొక్క ఫంక్షన్ ని కలిగి ఉంటుంది మరియు R అనేది ఐడీఎల్ గ్యాస్ కాన్స్టాంట్ లేదా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్ ఇది ప్రతి మోల్ కెల్విన్కు ఈ యూనిట్ లీటరు వాతావరణంలో 0 08205 అని మీకు తెలుసు కాబట్టి ఈ ఈక్వేషన్స్ నుండి మీరు అక్కడ పర్టిక్యులర్ టెంపరేచర్ వద్ద ప్రెజర్ మరియు వాల్యూమ్ ఎలా ఉండాలో సులభంగా లెక్కించవచ్చు రిఫర్ స్లయిడ్ టైం3252 ఇప్పుడు వాన్ డెర్ వాల్స్ మరియు రెడ్లిచ్ క్వాంగ్ ఈక్వేషన్స్ స్థిరాంకాలు వివిధ వాయువుల కోసం ఈ పట్టికలో ఇక్కడ ఇవ్వబడ్డాయి అంటే ఒక విలువ బి విలువ ఎలా ఉండాలి కాబట్టి ఈ పట్టిక నుండి మీరు కోర్రిలేషన్స్ నుండి a మరియు b స్థిరాంకాలను లెక్కించకుండా నేరుగా ఈ a మరియు b విలువలను తీసుకోవచ్చు కాబట్టి మీరు నేరుగా మీ a మరియు b కోసం పట్టికను ఉపయోగించవచ్చు మరియు a మరియు b పొందిన తర్వాత మీరు నేరుగా మీ సంబంధిత వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ లేదా రెడ్లిచ్ క్వాంగ్ ఈక్వేషన్ లో a మరియు b లను ఉంచినట్లయితే అప్పుడు మీరు ఏవి ఉండాలో సులభంగా లెక్కించవచ్చు ప్రెజర్ లేదా వాల్యూమ్ రిఫర్ స్లయిడ్ టైం3328 ఇప్పుడు ఈ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఆధారంగా ఒక ఉదాహరణ చేద్దాం లేదా మీకు ఇతర స్టేట్ ఈక్వేషన్ తెలుసు ఇప్పుడు ఉదాహరణగా 22 75 కిలోల రియల్ గ్యాస్ A కలిగిన వాల్యూమ్లో 0 15 మీటర్ల క్యూబ్ సిలిండర్ వేడి ఎండలో నిలుస్తుందని మీరు అనుకుందాం ఇప్పుడు ప్రెజర్ గేజ్ పీడనం గేజ్లో ఉన్న 4790 కిలోపాస్కల్ అని చూపిస్తుంది మీరు తెలుసుకోవలసిన సిలిండర్లోని గ్యాస్ టెంపరేచర్ ఎంత ఇప్పుడు ఈ సందర్భంలో మీరు వాన్ డెర్ వాల్ ఈక్వేషన్స్ ను ఉపయోగించవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ గ్యాస్ నిజమైన గ్యాస్ కాబట్టి ఇక్కడ టెంపరేచర్ ని తెలుసుకోవడానికి మీరు ఆ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని ఉపయోగించలేరు కాబట్టి ఈ సందర్భంలో మనం వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ని ఉపయోగిస్తే దాని కోసం మనం ఏమి లెక్కించాలి ఈ సందర్భంలో ఇది మీ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్స్ దీని కోసం మీరు విలువను లెక్కించాలి మీరు బి విలువను లెక్కించాలి కాబట్టి ఆ కోర్రిలేషన్ ఆధారంగా విలువను లెక్కించవచ్చు కాబట్టి మీరు నేరుగా ఈ ఈక్వేషన్ ని పొందవచ్చు లేదా మీరు దానిని పట్టికల నుండి తీసుకోవచ్చు కాబట్టి ఈ విలువ ఇలా ఉంటుంది మరియు b విలువ అదే విధంగా 90 7కి సమానం లేదా మీరు మునుపటి స్లయిడ్లలో ఇవ్వబడిన కోర్రిలేషన్స్ నుండి దానిని లెక్కించవచ్చు ఒకసారి మీరు ఈ a మరియు b విలువలను తెలుసుకున్న తర్వాత మళ్లీ మీరు అక్కడ n విలువ ఎంత ఉండాలో లెక్కించాలి మరియు n కూడా లెక్కించబడాలి ఆ గ్యాసెస్ మోల్స్ సంఖ్య ఎంత ఎందుకంటే ఈ సందర్భంలో సిలిండర్లో 22 75 కిలోల నిజమైన గ్యాస్ ఉందని ఇవ్వబడింది ఈ సందర్భంలో నిజమైన గ్యాస్ అయితే ఇక్కడ పరమాణు బరువు 44 ఇక్కడ ఉండనివ్వండి కాబట్టి ఈ సందర్భంలో మోల్స్ నెంబర్ ఇక్కడ 0 517 కిలోమోల్కి సమానం అక్కడ ప్రెజర్ ఇవ్వబడుతుంది ఇచ్చిన ప్రెజర్ ఏమిటో నేను అనుకుంటున్నాను అది 4790 కిలోపాస్కల్ అని మీకు తెలుసు కాబట్టి ఇక్కడ అది అబ్సోల్యూట్ ప్రెజర్ ఉంటుంది ఇది గేజ్ ప్రెజర్ కాబట్టి అబ్సోల్యూట్ ప్రెజర్ 4790 101కి సమానం ఇది మీ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కాబట్టి అబ్సోల్యూట్ ప్రెజర్ ని పొందడానికి మీరు దానిని జోడించాలి ఇది కిలోపాస్కల్లో ఉంది 101 3 కిలోపాస్కల్ 1 అట్మాస్ఫియర్ కి సమానమని మీకు తెలుసు కాబట్టి మీరు దానిని అబ్సోల్యూట్ ప్రెజర్ గా అట్మాస్ఫియర్ లోకి మార్చవచ్చు 3 అట్మాస్ఫియర్ అప్పుడు R విలువ ఆ అట్మాస్ఫియర్ లో ఉంటుంది ప్రతి మోల్ K కి అట్మాస్ఫియర్ లోకి 82 06 సెంటీమీటర్ క్యూబ్ అని మీకు తెలుసు ఈ n విలువ యొక్క ప్రత్యామ్నాయం తర్వాత ఒక విలువ b విలువ మరియు వాల్యూమ్ వాల్యూమ్ మీకు ఇవ్వబడిన తర్వాత దానికి 0 150 మీటర్ల క్యూబ్ ఇవ్వబడింది కాబట్టి మీరు దానిని సెంటీమీటర్ క్యూబ్గా మార్చాలి మరియు చివరకు మీరు ఈ ఈక్వేషన్ నుండి టెంపరేచర్ ఎంత ఉండాలి అని లెక్కించవచ్చు కాబట్టి ఈ అన్ని పారామితులను భర్తీ చేసిన తర్వాత ఇది 384 కెల్విన్కి సమానం అవుతుంది కాబట్టి చివరకు సిలిండర్లోని గ్యాస్ ఈ టెంపరేచర్ 384 K కలిగి ఉంటుందని మనము చెప్పగలం రిఫర్ స్లయిడ్ టైం3651 మరొక ఉదాహరణ ఈ సందర్భంలో మీరు SRK ఈక్వేషన్ ని ఉపయోగించి ట్యాంక్లోని హైడ్రోజన్ ప్రెజర్ ని గుర్తించాలి అంటే సోవ్ రెడ్లిచ్ క్వాంగ్ ఈక్వేషన్ ట్యాంక్ 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంది హైడ్రోజన్ యొక్క మోలార్ వాల్యూమ్ మోల్కు 0 3 లీటర్ ఇప్పుడు హైడ్రోజన్ యొక్క క్లిష్టమైన టెంపరేచర్ మరియు ప్రెజర్ వరుసగా 33 K మరియు 12 9 అట్మాస్ఫియర్ గా ఇవ్వబడ్డాయి ఇప్పుడు హైడ్రోజన్ అసెంట్రిక్ ఫాక్టర్ మైనస్ 0 216గా ఇవ్వబడింది కాబట్టి ట్యాంక్లో హైడ్రోజన్ ప్రెజర్ ఎలా ఉండాలి కాబట్టి మీరు ఈ ఈక్వేషన్ ని SRK ఈక్వేషన్ ని ఉపయోగించవచ్చు దాని ఆధారంగా మీరు ఈ Pని కలిగి ఉన్నారు RTకి సమానం v మైనస్ బి మైనస్ ఆల్ఫా a బై v నుండి v బి కాబట్టి ఈ సందర్భంలో ఈ కోర్రిలేషన్ ద్వారా అక్కడ ఒక విలువ ఎంత ఉండాలో మీరు మొదట లెక్కించాలి ఈ సందర్భంలో ఈ కోర్రిలేషన్ లేదా a యొక్క ఈ విలువ క్రిటికల్ టెంపరేచర్ మరియు ప్రెజర్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ క్రిటికల్ టెంపరేచర్ మరియు హైడ్రోజన్ ప్రెజర్ ఇవ్వబడుతుంది నీకు కాబట్టి చివరకు మీరు ఒక విలువ ఎలా ఉండాలో లెక్కించవచ్చు అదేవిధంగా b విలువ ఎలా ఉండాలి మళ్ళీ మీరు Tc మరియు Pcని ప్రత్యామ్నాయం చేస్తే అక్కడ మీకు ఈ విలువ 0 018 వస్తుంది మరియు ఆ ఆల్ఫా విలువను లెక్కించడానికి m విలువ ఎంత ఉండాలి అని మీరు లెక్కించాలి కాబట్టి m విలువ అనేది అసెంట్రిక్ ఫాక్టర్ యొక్క ఫంక్షన్ ఈ అసెంట్రిక్ ఫాక్టర్ మీకు అందించబడుతుంది కాబట్టి మీరు ఈ ఈక్వేషన్ లో ఆ విపరీత ఫాక్టర్ ఒమేగాని ఇక్కడ భర్తీ చేస్తే m విలువ ఆమె ఎలా ఉండాలో మీరు లెక్కించవచ్చు కాబట్టి m 0 143గా వస్తోంది చివరగా మీరు ఇక్కడ ఆల్ఫా విలువను పొందవచ్చు ఈ ఆల్ఫా విలువను లెక్కించే ముందు మీరు తగ్గిన టెంపరేచర్ ఏమిటో లెక్కించాలి ఎందుకంటే ఈ తగ్గిన టెంపరేచర్ T ద్వారా T అని నిర్వచించబడుతుంది T మీకు ఇవ్వబడుతుంది ఆపై Tc మీకు కూడా ఇవ్వబడింది కాబట్టి చివరగా మీరు Trగా 9 49ని పొందుతున్నారు ఆపై ఆల్ఫా విలువ ఎంత ఉండాలి ఈ m విలువ మరియు Tr విలువను భర్తీ చేసిన తర్వాత మీరు ఈ ఆల్ఫా 0 495ని పొందవచ్చు ఇప్పుడు మీరు ఆ నిర్దిష్ట టెంపరేచర్ వద్ద ఈ ఈక్వేషన్ లో ఆ ఆల్ఫా విలువ ఒక విలువ బి విలువ మరియు మోలార్ వాల్యూమ్ను ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే ఈ SRT ఈక్వేషన్ ద్వారా మీరు సులభంగా లెక్కించగల ప్రెజర్ ఎంత ఉండాలి మరియు అది చివరకు 89 8 అట్మాస్ఫియర్ గా వస్తోంది కాబట్టి ఈ SRK ఈక్వేషన్ ద్వారా ప్రెజర్ మరియు వాల్యూమ్ను ఎలా లెక్కించాలనే దానిపై ఇది మీ ప్రాథమిక ఈక్వేషన్ నాన్ ఐడియల్ గ్యాస్ ప్రవర్తన యొక్క మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మిశ్రమంలో ఒకటి కంటే ఎక్కువ నిజమైన గ్యాసెస్ ఉన్నప్పుడు వాటి తగ్గిన టెంపరేచర్ మరియు తగ్గిన ప్రెజర్ ఎలా మారుతాయి కాబట్టి ఆ సందర్భంలో అది కూడా లెక్కించబడుతుంది మరియు తదనుగుణంగా ఆ గ్యాసెస్ మిశ్రమం యొక్క కంప్రెస్సిబిలిటీ ఫాక్టర్ భిన్నంగా ఉంటుంది కాబట్టి గ్యాసెస్ మిశ్రమం కంప్రెసిబిలిటీ ఫాక్టర్ అని మీకు తెలిసిన తర్వాత ఆ నాన్ ఐడియల్ బిహేవియర్ లేదా నాన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుండి ప్రెజర్ మరియు వాల్యూమ్ ఎలా ఉండాలి మీరు ఆ ప్రెజర్ మరియు వాల్యూమ్ను లెక్కించవచ్చు రిఫర్ స్లయిడ్ టైం4026 ఇప్పుడు మీరు ఆ గ్యాసెస్ మిశ్రమాన్ని కలిగి ఉన్నట్లయితే మీ క్రిటికల్ టెంపరేచర్ మరియు క్రిటికల్ పీడనం సూడోక్రిటికల్ లక్షణాలను అంచనా వేయడానికి ఆ గ్యాసెస్ యొక్క నకిలీ తగ్గిన పరిమాణాల ద్వారా సూచించబడతాయి ఇప్పుడు ఇది సాధారణీకరించిన కంప్రెసిబిలిటీ చార్ట్లలో ఉపయోగించబడుతుంది కాబట్టి కే యొక్క నియమం ప్రకారం దీనిని కే యొక్క మిక్సింగ్ నియమం అంటారు కాబట్టి ఈ సూడోక్రిటికల్ టెంపరేచర్ Tci లోకి Yi యొక్క సమ్మషన్ ఎంతగా పరిగణించబడుతుంది i అనేది ఆ గ్యాసెస్ యొక్క వ్యక్తిగత భాగం మిక్సర్లో 2 3 గ్యాసెస్ ఉన్నాయని అనుకుందాం కాబట్టి ప్రతి గ్యాస్ కాంపోనెంట్ i ద్వారా సూచించబడుతుంది మరియు దాని మోలార్ ఫ్రాక్షన్ Yiకి సమానం మరియు Tci అనేది క్రిటికల్ టెంపరేచర్ వద్ద వ్యక్తిగత వాయువు భాగాలు కాబట్టి ఈ మొత్తం Yiని Tciలోకి సంగ్రహించడం వల్ల ఆ వాయువుల మిక్సర్ యొక్క సూడో క్రిటికల్ టెంపరేచర్ మీకు లభిస్తుంది మరియు గ్యాసెస్ మిశ్రమం యొక్క సూడో క్రిటికల్ ప్రెజర్ ఏమిటి అదే విధంగా మీరు Yiని Pciలోకి సమ్మషన్ని పొందవచ్చు కానీ ఈ సందర్భంలో మీరు గుర్తుంచుకోవాలి కొన్నిసార్లు ఈ హైడ్రోజన్ మరియు హీలియం వాయువు ఈ నిర్దిష్ట క్రిటికల్ టెంపరేచర్ ను అనుసరించదు ఈ సూడో క్రిటికల్ టెంపరేచర్ మరియు సూడో క్రిటికల్ ప్రెజర్ కేవలం ఆ వ్యక్తిగత గ్యాస్ భాగం ద్వారా ఇది క్రిటికల్ టెంపరేచర్ మరియు ప్రెజర్ ఈ క్లిష్ట స్థితిలో ఈ హైడ్రోజన్ మరియు హీలియం వాయువులను మీరు ఆ క్రిటికల్ టెంపరేచర్ తో అక్కడ ఉన్న కొంత కారకంతో జోడిస్తే మీకు సూడోక్రిటికల్ స్థితిని ఇస్తాయి అదేవిధంగా మీరు ఆ క్రిటికల్ ప్రెజర్ తో కొంత ఫాక్టర్ ని జోడిస్తే సూడో క్రిటికల్ టెంపరేచర్ మరియు ప్రెజర్ ఉన్నట్లు మీరు చూస్తారు కాబట్టి హైడ్రోజన్ మరియు హీలియం కోసం మాత్రమే ఈ సూడో క్రిటికల్ టెంపరేచర్ Tc 8 Kకి సమానం అని గుర్తుంచుకోండి ఇక్కడ ఈ 8 విలువ మాత్రమే ఈ క్రిటికల్ టెంపరేచర్ కు జోడించబడుతుంది అదేవిధంగా ప్రెజర్ కోసం కూడా మీరు ఇక్కడ Pc డాష్లో సూడో క్రిటికల్ స్థిరాంకాలను పొందడానికి క్రిటికల్ ప్రెజర్ కోసం ఈ 8ని జోడించాలి కాబట్టి హైడ్రోజన్ మరియు హీలియం కోసం మీరు మరింత లెక్కించేందుకు ఈ ఈక్వేషన్ ని గుర్తుంచుకోవాలి రిఫర్ స్లయిడ్ టైం4311 ఇప్పుడు సూడో తగ్గిన ప్రెజర్ మరియు సూడో తగ్గిన టెంపరేచర్ ఈ ఈక్వేషన్ ద్వారా గణించబడతాయి ఇక్కడ Tr డాష్ Tc డాష్తో భాగించబడిన Tకి సమానంగా ఉంటుంది Pr డాష్ Pc డాష్ ద్వారా Pకి సమానం నాన్ ఐడియల్ మిశ్రమం కోసం స్థితి యొక్క ఈక్వేషన్ Pv ఉంటుంది కాబట్టి ZmRTకి సమానం అని నిర్వచించబడుతుంది Zm అంటే ఏమిటి Zm అనేది నాన్ ఐడియల్ గ్యాస్ మిశ్రమం యొక్క కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ కాబట్టి m అనేది మీకు తెలిసిన మిశ్రమం కోసం రిఫర్ స్లయిడ్ టైం4345 ఇప్పుడు మిశ్రమం యొక్క కంప్రెస్సిబిలిటీ ఫాక్టర్ అప్పుడు మీరు ఈ విధంగా లెక్కించవచ్చు ఈ Zm అనేది Z1లోకి Z0 ఒమేగాకి సమానం ఇక్కడ Z0 అనేది Tr ద్వారా 1 B0గా Prగా నిర్వచించబడుతుంది ఇక్కడ B0 అనేది ఈ కోర్రిలేషన్ ద్వారా నిర్వచించబడుతుంది ఇది టెంపరేచర్ ను తగ్గించే చర్య మరియు Z1 అనేది మరొక ఫాక్టర్ తగ్గిన ప్రెజర్ మరియు తగ్గిన టెంపరేచర్ నిష్పత్తి అయితే ఈ B1 గుణకం ఆ గుణకం తగ్గిన టెంపరేచర్ యొక్క ఫంక్షన్ దీనిని ఈ కోర్రిలేషన్ నుండి లెక్కించవచ్చు కాబట్టి మీరు ఈ ఈక్వేషన్ ద్వారా ఈ Z0ని మరియు ఈ ఈక్వేషన్ నుండి Z1ని తెలుసుకున్న తర్వాత మరియు మీకు అసెంట్రిక్ ఫాక్టర్ తెలిస్తే మిశ్రమం కంప్రెస్సిబిలిటీ ఫాక్టర్ ఏమిటో మీరు సులభంగా లెక్కించవచ్చు రిఫర్ స్లయిడ్ టైం4443 ఇక్కడ ఒక ఉదాహరణ చేద్దాం గ్యాస్ మిక్సర్ మీకు అందించబడిందని అనుకుందాం మరియు అందులో 30 కార్బన్ డయాక్సైడ్ మరియు 70 అమ్మోనియా ఉంటుంది మరియు అది కంటైనర్లో 500 కెల్విన్ మరియు 120 వాతావరణంలో ఉంది కార్బన్ డయాక్సైడ్ మరియు అమ్మోనియా యొక్క మాలిక్యులర్ వెయిట్ క్రిటికల్ టెంపరేచర్ మరియు పీడనం ఇక్కడ ఇవ్వబడ్డాయి మరియు అమ్మోనియా కోసం మాలిక్యులర్ వెయిట్ క్రిటికల్ టెంపరేచర్ మరియు ప్రెజర్ కూడా ఇవ్వబడ్డాయి కే యొక్క మిక్సింగ్ నియమాన్ని ఉపయోగించి గ్యాస్ మిశ్రమం యొక్క మోలార్ వాల్యూమ్ను కనుగొనాలా ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ మరియు అమ్మోనియా యొక్క అసెంట్రిక్ ఫాక్టర్స్ వరుసగా 0 228 మరియు 0 253గా ఇవ్వబడ్డాయి కాబట్టి ఆ గ్యాస్ మిశ్రమం యొక్క మోలార్ వాల్యూమ్ ఎంత ఉండాలో మీరు ఇక్కడ కనుగొనాలి కాబట్టి ఇక్కడ ఏమి ఉండాలో తెలుసుకోవడానికి ముందుగా ఆ మిశ్రమం కోసం Tc m ఏమిటో లెక్కించండి ఆ మిశ్రమం కోసం Tc ఇక్కడ మోలార్ ఫ్రాక్షన్ 30 మరియు 70 అప్పుడు మీరు ఆ మోలార్ ఫ్రాక్షన్ ని ఇక్కడ 0 3 నుండి 304 0 7 నుండి 405 4కి గుణించండి ఇక్కడ 304 ఇది కార్బన్ డయాక్సైడ్ యొక్క క్రిటికల్ టెంపరేచర్ మరియు 405 అమ్మోనియా గ్యాస్ యొక్క క్రిటికల్ టెంపరేచర్ మరియు కార్బన్ డయాక్సైడ్ కోసం వాటి సంబంధిత మోల్ ఫ్రాక్షన్ 30 అయితే అమ్మోనియా గ్యాస్ 70 కాబట్టి మొత్తం మిశ్రమం క్రిటికల్ టెంపరేచర్ ఈ ఈక్వేషన్ పై ఆధారపడి ఉంటుంది ఇది 374 98 కెల్విన్గా వస్తుంది అదేవిధంగా మిశ్రమం యొక్క క్రిటికల్ ప్రెజర్ మీరు ఆ మోల్ ఫ్రాక్షన్ తో గుణించి ఆపై అన్ని భాగాలకు జోడించాలి మరియు అది 101 59 అట్మాస్ఫియర్ గా వస్తుంది ఇక్కడ అసెంట్రిక్ ఫాక్టర్ కూడా మీరు మోల్ ఫ్రాక్షన్ ఏమిటో అదే విధంగా లెక్కించాలి మీరు ఆ అసెంట్రిక్ ఫాక్టర్ ని సంబంధిత మోల్ ఫ్రాక్షన్ తో గుణించాలి మరియు ఆపై అన్ని గ్యాస్ కాంపోనెంట్ల కోసం దానిని జోడించాలి అప్పుడు మీరు మీ యొక్క ఈ అసెంట్రిక్ ఫాక్టర్ ని పొందుతారు ఇక్కడ సమస్య ప్రకారం ఇది 0 అదేవిధంగా మిశ్రమ మాలిక్యులర్ వెయిట్ ను ఇక్కడ ఆ మోలార్ కాన్సంట్రేషన్ ఆధారంగా లెక్కించాలి కనుక ఇది 25 10గా ఉంటుంది తరువాత మీరు తగ్గిన టెంపరేచర్ ను లెక్కించాలి ఇది Tc m ద్వారా T అని నిర్వచించబడుతుంది T అనేది ఒక నిర్దిష్ట స్థితిలో ఉంచబడిన టెంపరేచర్ ఇది 500 K అని నేను అనుకుంటున్నాను మరియు Tc m ఇది ముందుగా లెక్కించబడుతుంది అంటే ఇది 374 98గా వస్తోంది మీరు ఈ 500ని 374 98తో భాగిస్తే మీరు ఈ 1 333ని పొందుతారు ఇది కేవలం తగ్గిన టెంపరేచర్ అదేవిధంగా మీరు 1 181గా తగ్గిన ప్రెజర్ ని పొందవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు తగ్గిన టెంపరేచర్ మరియు తగ్గిన ప్రెజర్ ఏమిటో లెక్కించవచ్చు రిఫర్ స్లయిడ్ టైం4748 ఆ తర్వాత మీరు B0 మరియు B1 వంటి అన్ని కోఎఫీషియెంట్లను ఇక్కడ అందించారని లెక్కించాలి Tr అనేది తగ్గిన టెంపరేచర్ మరియు అవసరమైతే ప్రెజర్ ని తగ్గించడం అని మనకు తెలుసు ఈ ఈక్వేషన్ లో తగ్గిన టెంపరేచర్ మాత్రమే అవసరమని నేను అనుకుంటున్నాను కాబట్టి B0 ఉంటుంది దీనికి సమానం అదేవిధంగా B1 ఇది కూడా తగ్గిన టెంపరేచర్ యొక్క ఫంక్షన్ కాబట్టి మీరు తగ్గిన టెంపరేచర్ ఆధారంగా ఈ విలువను లెక్కించవచ్చు ఇప్పుడు z0 అనేది తగ్గిన ప్రెజర్ మరియు తగ్గిన టెంపరేచర్ యొక్క ఫంక్షన్ మీరు ఇక్కడ B0 మరియు ఈ Pr మరియు Tr యొక్క ఈ విలువను ప్రత్యామ్నాయం చేస్తే మీరు ఈ z0 విలువను 0 82 mగా పొందవచ్చు మరియు అదేవిధంగా మీరు ఆ z1ని లెక్కించాలి ఇది అది ఏమిటి ఇది Tr Pr మరియు Tr ద్వారా B1ని Prగా మార్చింది మరియు మీరు ఇప్పటికే లెక్కించిన B1 కాబట్టి మీరు ఇక్కడ ఆ B1 Pr మరియు Trలను ప్రత్యామ్నాయం చేస్తే మీరు ఈ z1 విలువను పొందవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమం కంప్రెసిబిలిటీ ఫాక్టర్ ఈ z0 మరియు z1 యొక్క ఫంక్షన్ అయినందున మీరు z0 యొక్క ఈ విలువ యొక్క ప్రత్యామ్నాయం తర్వాత మీరు ఈ మిశ్రమం కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ని కలిగి ఉండవచ్చు ఇక్కడ మీరు గణించినది మరియు z1 మీరు లెక్కించినది కానీ ఆ మిశ్రమం యొక్క అసెంట్రిక్ ఫాక్టర్ మీరు కూడా ఇక్కడ లెక్కించారు అందుకే కాబట్టి సింప్లిఫికేషన్ తర్వాత మీరు ఈ విలువ 0 845 పొందవచ్చు కాబట్టి ఇది మిశ్రమం యొక్క మీ కంప్రెస్సిబిలిటీ ఫాక్టర్ అప్పుడు గ్యాస్ మిశ్రమం యొక్క మోలార్ వాల్యూమ్ ఎంత ఉండాలి ఈ నాన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుండి పొందవచ్చు అది నాన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యొక్క సాధారణ రూపం అది Vకి సమానం అది P ద్వారా ZmRTకి సమానం కాబట్టి ఇక్కడ Zm ఇప్పటికే మీరు లెక్కించారు మరియు అప్పుడు R కూడా ఉంది మరియు T 500 మరియు P అంటే ఇక్కడ 120 K కాబట్టి చివరగా మీరు దాని విలువను పొందవచ్చు ఇది ఒక మోల్కు 0 289 లీటర్ కాబట్టి ఈ విధంగా మిక్సింగ్ యొక్క ఈ కేస్ నియమాన్ని మీరు దాని మిశ్రమం మోలార్ వాల్యూమ్ను లెక్కించడానికి నాన్ ఐడియల్ గ్యాస్ మిశ్రమం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ ఈక్వేషన్ ని అనుసరించాలి రిఫర్ స్లయిడ్ టైం5011 మరొక ఉదాహరణ ఒక కంటైనర్ లేదా మీరు ట్యాంక్లో 3 5 కిలోల లిక్విడ్ ఆక్సిజన్ ఉందని అనుకుందాం అది ఇక్కడ ఉన్న 0 0284 మీటర్ల క్యూబ్ ట్యాంక్లో ఆవిరైపోతుంది మరియు ఇది ఈ మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద ఆవిరైపోతుంది ఇప్పుడు ట్యాంక్లో ప్రెజర్ ఎలా ఉంటుంది మరియు వాస్తవానికి 100 అట్మాస్ఫియర్ లో నిర్వహించాల్సిన ట్యాంక్ యొక్క భద్రతా పరిమితిని మించిపోతుందా ఈ సందర్భంలో ఆ వాయువుల యొక్క క్రిటికల్ టెంపరేచర్ 154 4 కెల్విన్ మరియు ఇక్కడ ఆ గ్యాస్ యొక్క క్రిటికల్ ప్రెజర్ ఆక్సిజన్కు 49 7 అట్మాస్ఫియర్ ఇవ్వబడుతుంది మరియు ఇక్కడ తగ్గిన ప్రెజర్ 1 43 కాబట్టి ఈ పరిస్థితి ఆధారంగా మీరు ట్యాంక్ లోపల ప్రెజర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ట్యాంక్లోని ఆక్సిజన్ ప్రెజర్ మనకు తెలియదు ఇప్పుడు మనం ఇక్కడ Vri వంటి ఇతర పరామితిని ఉపయోగించాలి అంటే ఒక నిర్దిష్ట భాగం కోసం దాని తగ్గిన మోలార్ వాల్యూమ్ ఎంత ఉండాలి కాబట్టి దానిని లెక్కించడానికి మొదట మీరు ఆ గ్యాసెస్ మోలార్ వాల్యూమ్ను లెక్కించాలి కాబట్టి మోలార్ వాల్యూమ్ ఇవ్వబడుతుంది దాని వాల్యూమ్ కంటైనర్ యొక్క 0 0284 మరియు ఆ గ్యాస్ యొక్క మాస్ 3 5 కిలోలు ఇవ్వబడుతుంది కాబట్టి కిలోకు మీటర్ క్యూబ్ను 0 0284కి 3 5గా మార్చాలి మరియు మీరు దానిని ఈ మీటర్ క్యూబ్ని మళ్లీ మోల్గా మార్చినట్లయితే ఈ మాలిక్యులర్ బరువుతో గుణించడం ద్వారా మీరు దానిని మోల్కి చేరుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఇది కిలోమోల్కు ఈ మీటర్ క్యూబ్ అని మీరు లెక్కించవచ్చు కాబట్టి ఈ ట్యాంక్ ఆ ఆక్సిజన్కి కిలోమోల్కు 0 260 మీటర్ల క్యూబ్ వాల్యూమ్ కలిగి ఉంటుంది ఇప్పుడు ఆ భాగం యొక్క Vci క్లిష్టమైన మోలార్ వాల్యూమ్ ఏమిటి కాబట్టి ఇది Pc ద్వారా RTc అవుతుంది కాబట్టి తదనుగుణంగా మీరు ఆ R విలువ Tc విలువ మరియు Pc విలువను ప్రత్యామ్నాయం చేస్తే మీరు దానిని కిలోమోల్కు ఈ 0 255 మీటర్ల క్యూబ్ని పొందవచ్చు మళ్లీ ఇది ఆ కాంపోనెంట్ యొక్క తగ్గిన మోలార్ వాల్యూమ్ అంటే కేవలం v ద్వారా vciv అని మీరు ఇప్పటికే లెక్కించారు మరియు vci కూడా మీరు లెక్కించారు మీరు దీన్ని విభజిస్తే మీరు 1 02 పొందుతారు మరియు తగ్గిన టెంపరేచర్ ఎంత ఇది T నుండి Tc మీరు ఆ T విలువను భర్తీ చేసి ఆపై Tcని ప్రత్యామ్నాయం చేస్తే మీరు ఈ Tr విలువను పొందవచ్చు అప్పుడు Pr ఏది ఉండాలి Pr ఉంటుంది 1 43కి సమానం అది మీకు ఇవ్వబడుతుంది అప్పుడు P అనేది Pr Pc కు సమానం Pr మీకు ఇవ్వబడుతుంది Pc కూడా లెక్కించబడుతుంది ఆపై Pc ఇక్కడ వస్తోంది దానికి 49 7 కూడా ఇవ్వబడింది అప్పుడు అది వస్తుంది a 71 కాబట్టి ఈ స్థితిలో ట్యాంక్ యొక్క ప్రెజర్ 71 1 అట్మాస్ఫియర్ అయితే దాని భద్రతా స్థాయిలో ప్రెజర్ 100 అట్మాస్ఫియర్ గా నిర్వహించబడుతుంది కానీ అది 71 1గా వస్తోంది కాబట్టి ఇది సురక్షితమైన స్థితిలో ఉందని మనము చెప్పగలం కాబట్టి ఈ విధంగా మీరు ఆ క్రిటికల్ టెంపరేచర్ మరియు ప్రెజర్ ఆధారంగా మరియు మోలార్ వాల్యూమ్ను ఎలా లెక్కించాలి మరియు నిర్దిష్ట ట్యాంక్లో ఈ భాగం యొక్క మోలార్ వాల్యూమ్ను ఎలా లెక్కించాలి మరియు తగ్గిన మోలార్ వాల్యూమ్ను ఎలా లెక్కించాలి అనే క్రిటికల్ స్థితిని కూడా జోడించవచ్చు ట్యాంక్లోని నిర్దిష్ట భాగం కోసం మరియు దాని ఆధారంగా మీరు ఈ తగ్గిన ప్రెజర్ మరియు అక్కడ ఉన్న క్రిటికల్ ప్రెజర్ నుండి ఈ ప్రెజర్ ఏమిటో సులభంగా లెక్కించవచ్చు రిఫర్ స్లయిడ్ టైం5443 కాబట్టి మనము చాలా సిద్ధాంతాలను చర్చించాము ఆ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆధారంగా నాన్ ఐడీఎల్ గ్యాసెస్ ప్రెజర్ మరియు వాల్యూమ్ ని ఎలా లెక్కించాలో RK ఈక్వేషన్ కూడా మీరు కూడా SRK ఈక్వేషన్ ఇతర ఈక్వేషన్స్ కూడా చూపబడ్డాయి అని చెప్పవచ్చు భిన్నమైన టెంపరేచర్ వద్ద వివిధ ప్రెజర్ మరియు వాల్యూమ్లో కూడా గ్యాసెస్ యొక్క ఇతర నిర్దిష్ట ప్రాపర్టీ ఎలా ఉండాలి మరియు మిశ్రమంలో కూడా మనము ఇక్కడ చర్చించిన కేస్ రూల్ ద్వారా ఆ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ని ఎలా లెక్కించాలో లెక్కించండి కాబట్టి మీకు కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ తెలిస్తే ఈ స్థితి యొక్క ఈక్వేషన్ ద్వారా నాన్ ఐడీఎల్ బిహేవియర్ ను ఎలా లెక్కించాలో మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ పాఠ్యపుస్తకాన్ని క్షుణ్ణంగా చదవమని నేను మీకు సూచిస్తున్నాను మరియు పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన కొన్ని ఇతర ఉదాహరణ సమస్యలను కూడా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించమని నేను సూచిస్తున్నాను తద్వారా మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు అలాగే మీరు ఈ భావన ఆధారంగా సమస్యను మరింత పరిష్కరించవచ్చు కాబట్టి ఇక్కడ మీరు శ్రద్ధ వహించినందుకు నేను మీకు చాలా ధన్యవాదాలు తదుపరి ఉపన్యాసంలో మేము గ్యాస్ సిస్టమ్ లేదా ఇతర వ్యవస్థల గురించి మరింత చర్చించడానికి ప్రయత్నిస్తాము అలాంటప్పుడు ప్రత్యేక మాడ్యూల్ పరిగణించబడుతుంది ప్రత్యేక మాడ్యూల్లో మల్టీఫేస్ సిస్టమ్లు మరియు అవి వాస్తవానికి ఎలా ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్నాయి మరియు ఆ ఈక్విలిబ్రియం కండిషన్ ని వ్యక్తీకరించడానికి వివిధ లాస్ ఏమిటి అనే దాని గురించి మేము తరువాతి లెక్చర్ లో మరింత చర్చిస్తాము ధన్యవాదాలు Glossary WORD MEANING Thankyou ధన్యవాదాలు